కాబట్టి దీని అర్థం కెపాసిటెన్స్ మాత్రమే కాకుండా కెపాసిటర్ ద్వారా ఎంత VAR సరఫరా చేయబడిందో మీరు కనుగొనాలి ఈ 68 ని నిర్దారించడానికి క్రాస్ చెక్ చేస్తే ఇక్కడ 68 8 వస్తుంది మరియు ఇక్కడ ఈ 68 అంత విషయం ఏమీ కాదు కానీ ఒకవేళ కేవలం దశాంశ స్థానాలను మాత్రమే మీరు తీసుకుంటే మొత్తం అన్ని లెక్కలు గతంలో ప్రతిచోటా 4 దశాంశ స్థానాల వరకు ఉన్నాయి ఇక్కడ ఉదాహరణకు నేను దశాంశ స్థానాల తరువాత కేవలం 1 అంకె వరకు మాత్రమే తీసుకున్నాను మీరు కొంచెం ఎక్కువ తీసుకుంటే నా ఉద్దేశ్యం 3 లేదా 4 దశాంశ స్థానాల దగ్గర ఈ రెండు దాదాపు సమానం గా నే ఉంటాయి న్యూమరికల్ ప్రాబ్లెమ్ మరియు చాలా దశాంశ స్థానాల కారణంగా ఇవి దగ్గరగా ఉంటే కానీ ఇదే ఆధారం అంటే ఈ ఫిగర్ నుండి మీ లెక్కింపు సరైనది మరియు అది X మీరు ఫిగర్ చూస్తే XC ప్రాథమికంగా VRIC కు సమానం కాబట్టి XC VRIC ను ఆ VRIC ను మీరు ఉపయోగించారు అది మీ IC jC j148 13 మాగ్నిట్యూడ్ కాబట్టి దాని నుండి మీరు లెక్కించవచ్చు మీ ఫలితాలు సరైనవని మీరు చూడవచ్చు కాబట్టి ప్రధానంగా మీ వద్ద ఉన్నది కెపాసిటర్ కాదు ఇది మీ పవర్ మీరందరూ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మరియు విద్యుత్ వ్యవస్థను అధ్యయనం చేస్తున్నారు మీరు షంట్ కెపాసిటర్ ద్వారా ఎంత VAR నిజానికి సరఫరా చేయబడిందో చూడాలి కాబట్టి ఈ భాగం అర్థమవుతుందని ఆశిస్తున్నాము ఇప్పుడు ఎఫిషియన్సీ ట్రాన్స్మిషన్ లైన్ విషయం లో ఎఫిషియన్సీ Efficiencyoutputoutputlosses అవుట్ ఫుట్ 4500 కిలో వాట్ మనము కిలో వాట్ లో మాత్రమే ఉంచుతున్నాము కాబట్టి I2R అప్పుడు 4500 మొదటి కేసు 551 472 0 39 ఇది 1000 తో విభజించబడింది అందుకే 10 3 వరకు ఉంటుంది కాబట్టి ఇది కూడా కిలో వాట్ కాబట్టి ఎఫిషియన్సీ 97 మరియు మీరు షంట్ కెపాసిటర్ కు జతచేసినపుడు ఆ సమయంలో ఈ కరెంటు 477 56 0 39 గా ఉంది మరియు ఇది కిలో వాట్ గా మార్చబడుతుంది కాబట్టి 10 3 తో గుణిస్తే ఇది 98 06 అంటే మీరు షంట్ కెపాసిటర్ను జతచేసినప్పుడు ట్రాన్స్మిషన్ లైన్ యొక్క ఎఫిషియన్సీ కొంతవరకు పెరుగుతుంది కాబట్టి అది ఆలోచన కాబట్టి సింగిల్ ఫేజ్ ట్రాన్స్మిషన్ లైన్ కోసం మనము తీసుకునే సంఖ్యాపరంగా ఇది చెప్పబడింది ఇప్పుడు మనము 3 ఫేజ్ ఉదాహరణను ఉదాహరణ 2 గా అనుకున్నాము కాబట్టి మీ 3 ఫేజ్ ల ట్రాన్స్మిషన్ లైన్ ని పరిశీలిస్తాము కాబట్టి మీరు ఇవన్నీ అధ్యయనం చేస్తున్నప్పుడు మొదట అన్ని సిద్ధాంతాలు తరువాత 5 6 7 ఉదాహరణలను సిద్ధాంతాలు గా తీసుకున్నాము ఇది మీకు తెలిసిన అన్ని రకాల సమస్యలను కూడా కలిగి ఉంటుంది ఇవన్నీ ఏ విధంగా సరిగ్గా ఇవ్వబడుతున్నాయో మీరు మొత్తం అర్థం చేసుకుంటారు కాబట్టి మీరు ఇక్కడ 5 లేదా 6 ఉదాహరణలు కూడా తీసుకున్నారు కాబట్టి ఇవన్నీ మీకు ఎక్కువ లేదా తక్కువ స్పష్టంగా కనిపిస్తాయి రెండవది ఏమిటంటే 220 KV 3 ఫేజ్ ట్రాన్స్మిషన్ లైన్ 60 km పొడవురెసిస్టేన్స్ కిలో మీటరుకు 0 15Ω మరియు ఇండక్టెన్స్ కిలో మీటరుకు 1 4 మిల్లీ హెన్రీ గా ఉంటాయి కాబట్టి పంపే ఎండ్ వోల్టేజ్ లో మరియు పవర్ ని కనుగొనటానికి షార్ట్ లైన్ పద్ధతి ను ఉపయోగించాలి మరియు లైన్ 300 KV వద్ద 3 ఫేజ్ లోడ్ ను సరఫరా చేస్తున్నప్పుడు వోల్టేజ్ రెగ్యులేషన్ మరియు ఎఫిషియన్సీ 0 8 KV వద్ద 0 8 పవర్ ఫాక్టర్ లాగ్గింగ్ వద్ద మరియు మరొకటి 220 పవర్ ఫాక్టర్ వద్ద 300 MVA 220 KV గా ఉంది కాబట్టి మీరు ప్రాథమికంగా తెలుసుకోవలసింది ఏమిటంటే పంపే ఎండ్ పవర్ పంపే ఎండ్ వోల్టేజ్ మరియు పవర్ ని పంపడం మరియు వోల్టేజ్ రెగ్యులేషన్ మరియు సామర్థ్యాన్ని ప్రాథమికంగా తెలుసుకోవాలి కాబట్టి R 60km పొడవు ఎలా వచ్చిందో తెలుసుకోవడం ఎలా అది ఒక లైన్ కాబట్టి ఛార్జింగ్ అడ్మిటెన్స్ వద్ద ఛార్జింగ్ చేయడాన్ని పరిగణించాల్సిన అవసరం లేదు కాబట్టి R 0 15 60 కాబట్టి 60 km పొడవు మరియు ఇది కిలో మీటరుకు 5 15Ω కాబట్టి 9Ω f 50 హెర్ట్జ్ ఎక్కడా ప్రస్తావించబడలేదు ఫ్రీక్వెన్సీ కాబట్టి నేను ఫ్రీక్వెన్సీ ని 50 Hertz గా తీసుకున్నాను మరియు X అప్పుడు 2 కి సమానం మీరు దీనిని 2πf అని పిలుస్తారు మరియు మీ ఇండక్టెన్స్ L కి ఇవ్వబడుతుంది 1 గా ωl కాబట్టి కిలో మీటరుకు 1 4 మిల్లీ హెన్రీ కాబట్టి పొడవుకు 1 4 10 3 60 కిలో మీటర్ 26 ఇప్పుడు భాగం ఎ కాబట్టి ప్రతి ఫేజ్ కు రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ VR 3 ఫేజ్ కు సమానంగా ఉంటుంది మీరు పరిష్కరించేటప్పుడు మీరు పంపించే ఎండ్ వోల్టేజ్ మరియు రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ రిలేషన్ ను ఉపయోగిస్తారు ప్రతి ఫేజ్ కు కాబట్టి మీరు తెలుసుకోవలసినది VR 2203∟0 కాబట్టి 127 కోణం 0 డిగ్రీ కిలో వోల్ట్ ఇది మనం సరిగ్గా తీసుకున్న సూచన 3 ఫేజ్ స్పష్టమైన పవర్ 0 8 పవర్ ఫాక్టర్ లాగ్గింగ్ వద్ద 300 MVA ఎందుకంటే దీనికి ఇవ్వబడింది ఎందుకంటే దీనికి 220 KV లైన్ వద్ద లైన్ వోల్టేజ్ వద్ద 0 8 పవర్ ఫాక్టర్ లాగింగ్ యొక్క 300 MVA ఇవ్వబడుతుంది కాబట్టి ఇక్కడ ప్రతి ఫేజ్ కి పవర్ తీసుకుంటున్నాము కాబట్టి అది వస్తుంది కాబట్టి cos విలువ 0 8 కాబట్టి φ 36 87 డిగ్రీ ఇప్పుడు మొదట మీ S 300 కు సమానం మరియు అది P j Q కాబట్టి కోణం 36 87 డిగ్రీ 240 j 180 కి సమానం ఒక విషయం వినండి మీరు ఆ సమయంలో కరెంట్ రాసేటప్పుడు అది మైనస్ కానీ మీరు ఉన్నప్పుడు పవర్ ని వ్రాసినప్పుడు వాస్తవానికి ఇది P j Q అయి ఉండాలి అని మీరు చెప్పేది అంటే ఇక్కడ మీరు ఈ ప్లస్ కోణాన్ని పవర్ లాగ్గింగ్ ని సూచిస్తుందని మీరు వ్రాయాలి వేరే చోట లోడ్ కనెక్ట్ అయి ఉంటే ఇది మీ లోడ్ అని అనుకుందాము మరియు ఇది P j Q అయితే లోడ్ వినియోగించిన పవర్ Q 0 అయితే దీనిని లాగ్గింగ్ లోడ్ అంటారు Q 0 అయితే అది యూనిటీ పవర్ ఫాక్టర్ లోడ్ మరియు Q 0 ప్రతికూలంగా ఉంటే అది పవర్ ఫాక్టర్ లోడ్ కు దారితీస్తుంది కాబట్టి ఇది పద్ధతి కాబట్టి జనరేటర్ దీనికి విరుద్ధంగా ఉంటుంది ఎందుకంటే ఇది పవర్ ని ఉత్పత్తి చేస్తుంది కాబట్టి Q 0 అంటే Q సానుకూలంగా ఉన్నప్పుడు అంటే ఇది వెనుకబడి ఉంది అందుకే ఇక్కడ 240 j 180 కాబట్టి Q ను మీరు పాజిటివ్ అని పిలుస్తారు కాబట్టి ఇది వెనుకబడి ఉంది కాబట్టి ప్రతికూలంగా ఉంచవద్దు మీరు నెగటివ్ గా ఉంచితే అది పొరపాటు అవుతుంది అది లోడ్కు దారితీస్తుంది కాబట్టి Q మీరు లోడ్ చేసేటప్పుడు P j Q ఒకవేళ Q 0 అయితే లాగ్గింగ్ లోడ్ Q 0 అయితే ఇది యూనిటీ పవర్ ఫాక్టర్ లోడ్ మరియు Q నెగటివ్ గా ఉంటే అది 0 కన్నా తక్కువ ప్రాముఖ్యత ఉన్న పవర్ ఫాక్టర్ల లోడ్లో ఉంచండి కాబట్టి ఈ సందర్భంలో ఇది పవర్ ఫాక్టర్ లోడ్ 0 8 పవర్ ఫాక్టర్ లాగ్గింగ్ లో ఉండటం అసాధారణమైనదిగా ఉంది అందువల్ల 240 j180 కు సమానమైన 300 కోణం 36 87 డిగ్రీ మరియు మనం MVA ను బ్రాకెట్ లో వ్రాస్తున్నాము ఎందుకంటే ఇది మెగా వాట్ ఇది మెగా VAR మీరు దీనిని కలిపినప్పుడు మీరు MVA ను వ్రాయగలరని అర్థం చేసుకోవచ్చు తదుపరిది మీరు సరిగ్గా అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను కాబట్టి ఇక్కడ మైనస్ను ఉంచవద్దు అప్పుడు అది సరైనది కాదు లాగ్గింగ్ లోడ్ అంటే అందులో Q భాగాలు పాజిటివ్ గా ఉంటాయి ఇప్పుడు ప్రతి ఫేజ్ కు కరెంట్ ఇవ్వబడింది ఆ IR S3VR ద్వారా మనం ఇప్పుడు చూశాము ప్రతి ఫేజ్ కు ఒక కరెంట్ కోసం మనం దీనిని తయారు చేస్తున్నాము అందుకే ఇది మీ 3 ఫేజ్ పవర్ 300 అని పిలుస్తారు 3 మనం దానిని ఇక్కడ 3 ద్వారా విభజించాము కాబట్టి VR కాంజుగేట్ పై S కాంజుగేట్ ఉదాహరణకు ఈ విషయం మీరు తెలుసుకుంటారని నేను ఆశిస్తున్నాను ఈ కాంజుగేట్ వ్యాపారం కాబట్టి లోడ్ ఫ్లో అధ్యయనాల సమయంలో వస్తుంది ఈ ట్రాన్స్మిషన్ లైన్ లక్షణాల పనితీరు మరియు లక్షణం పూర్తయిన తర్వాత లోడ్ ప్రవాహం కానీ ప్రశ్న ఏమిటంటే ఈ కాంజుగేట్ విషయం స్పష్టంగా ఉండాలి ఉదాహరణకు ఇది మీ అవగాహన కోసం ఇవ్వబడిందని అనుకుందాం కోణం మైనస్ 30 డిగ్రీల ఆంపియర్ ఇది మీకు ఇవ్వబడిందని అనుకుందాం ఇప్పుడు మీరు P మరియు Q లను కనుగొనవలసి ఉంది ఇప్పుడు ఎలా కనుగొనాలి కాబట్టి ఒక రిఫరెన్స్ లైన్ తీసుకోవాలి మరియు మీ నుండి ఇది మీ V అని చెప్పటానికి 50 ఇది 50 వోల్ట్ మరియు ఇది మీ 15 డిగ్రీలు మరియు ఈ వైపు ఇది కరెంట్ I 5 ఆంపియర్ కరెంట్ ఇది మీ రిఫరెన్స్ లైన్ మరియు ఈ వైపు విద్యుత్ 30 డిగ్రీలు అయితే వోల్టేజ్ మరియు కరెంట్ మధ్య కోణం ఏమిటి అది 150 300 450 అంటే ఆ కాంజుగేట్ అక్కడే వస్తుంది అందువల్ల మనము వ్రాసేటప్పుడు మీ P j Q V I లేదా కొన్నిసార్లు మనము P j Q VI ను వ్రాస్తున్నాము కాని సాధారణంగా మన పవర్ సిస్టమ్ అధ్యయనాలలో మనము సులభంగా విశ్లేషణ కోసం V I ను అనుసరిస్తాము సులభమైన విశ్లేషణ కోసం మనము గణిత ఉత్పన్నం అని పిలుస్తాము కాబట్టి P jQ V I పవర్ ఫాక్టర్ని కనుగొనడానికి ఈ కాంజుగేట్ అంటే పవర్ ఫాక్టర్ కోణం అయిన వోల్టేజ్ మరియు కరెంట్ మధ్య కోణాన్ని కనుగొనడం కాబట్టి అది 45 డిగ్రీలు అందుకే P jQ V I అంటే P jQ అంటే మీ V కాంజుగేట్ V మీరు ఇచ్చిన 50 1 50 కోణం 150 డిగ్రీకి సమానం కాబట్టి కాంజుగేట్ 50 కోణం మైనస్ అంటే కాంజుగేట్ మైనస్ 150 డిగ్రీ నుండి 50 కోణం మైనస్ 300 డిగ్రీ 250 కోణం మైనస్ 45 డిగ్రీ కి సమానం అంటే P 250 cos 450 మరియు Q 250 sin 450 ఎందుకంటే ఈ 250 cos 450 j250sin 450 కాబట్టి P 250 cos cos 45 అవుతుంది 250 అంటే2502 వాట్ అని అనుకుందాము మరియు ఇది 2502 VAR అని అనుకుందాము అందుకే ఈ కాంజుగేట్ వ్యాపారం P jQ VI చెప్పేది అందుకే ఇక్కడ P మైనస్ అంటే మనం తీసుకుంటున్నప్పుడు అంటే చూడండి అంటే వాస్తవానికి PjQ ను తీసుకుంటున్నాము అది S అని మీది VI కాంజుగేట్ చేయండి మరియు ఇప్పుడు మనం రెండు వైపులా కాంజుగేట్ తీసుకుంటే S కాంజుగేట్ P j Q V I కి సమానం అంటే మీ S V I అంటే మీ I SV కాబట్టి ప్రతి విషయం కారణంగా ఈ విషయం IR SVR ఈ 3 వస్తుంది అని మనం వ్రాస్తున్నాము ఇది ఒక ప్రతి ఫేజ్ ఉంటే 3 ఉండదు కానీ 3 ఫేజ్ అది సరైనది అందుకే SVR ఇది సరైనది మీరు ఈ దీనిని అర్థం చేసుకున్నారని నేను అనుకుందాము అప్పుడు ప్రతిదీ స్పష్టంగా ఉంటుంది కాబట్టి ఇది రిఫరెన్స్ లైన్ తదనుగుణంగా మీరు తీసుకోవలసిన కొన్ని రిఫరెన్స్ లైన్స్ గీయాలి మరియు వోల్టేజ్ మరియు కరెంట్ మధ్య కోణం ఏమిటో చూడండి ఇది పవర్ ఫాక్టర్ కోణం కాబట్టి ఈ కాంజుగేట్ వాస్తవానికి పవర్ ఫాక్టర్ కోణాన్ని కనుగొనడానికి వస్తుంది అంటే వోల్టేజ్ మరియు విద్యుత్ మధ్య కోణం కాబట్టి దీని తరువాత మీ S కాంజుగేట్ S ను 300 కోణం మైనస్ 36 87 డిగ్రీగా మరియు 3 లోకి VR VR ను 127 కోణం 0 డిగ్రీ KV కి సమానంగా ఉంటుంది కాబట్టి దాని కాంజుగేట్ కూడా 127 కోణం 0 కి సమానంగా ఉంటుంది కాబట్టి నిజానికి ఇది వస్తుంది 787 860 ఆంపియర్ ఈ విద్యుత్ అందుకునే చివరి విద్యుత్ ఇప్పుడుఈ సంబంధం సమీకరణం 6 నుండి వచ్చింది కాబట్టి సమీకరణం 6 నుండి పంపే ఎండ్ వోల్టేజ్ మాగ్నిట్యూడ్ VS మాగ్నిట్యూడ్ కు సమానం |VS| |VR| |I| R cos RX sin R బ్రాకెట్ మూసి ఉంది కాబట్టి VR ని 127 KV మాగ్నిట్యూడ్ అని పిలుస్తారు I యొక్క మాగ్నిట్యూడ్ 787 4 ఆంపియర్ మీరు దానిని కిలో ఆంపియర్ 0 7874 కిలో ఆంపియర్ గా మార్చారు ఎందుకంటే మీరు KV R 9 Ω X 26 39 Ω అని పిలిచే వీటన్నింటిని ఇక్కడ ఉంచాము మీరు లెక్కించినవన్నీ ఇచ్చిన Z పారామీటర్స్ కాబట్టి cosR 0 8 మరియు sin R0 6 కాబట్టి VS VR మనం దీనిని కిలో వోల్ట్ లో ఉంచాము ప్లస్ ఇక్కడ మీ విద్యుత్తును కిలో ఆంపియర్లో ఉంచాము మనం కిలో ఆంపియర్గా మార్చాము కాబట్టి బ్రాకెట్లో 0 7874 ఈ మాగ్నిట్యూడ్ లో ఉంది కాబట్టి ఇది 145 13KV యొక్క VS యొక్క మాగ్నిట్యూడ్ గా వస్తోంది అందువల్ల VS ఇది లైన్ నుండి లైన్ కాబట్టి L డాష్ L లైన్ నుండి లైన్ కు 3145 13 కు సమానం అంటే 251 37 KV ఇది పంపే ఎండ్ వోల్టేజ్ సరేనా అందువల్ల వోల్టేజ్ రెగ్యులేషన్ VS - VR కు సమానం నేను ఇందులో 100 మిస్ అవుతుంది నేను ఇక్కడ ఉన్నాను అది 100 తో గుణించబడుతుంది వాస్తవానికి VR చే విభజించబడింది కాబట్టి మీరు VS మాగ్నిట్యూడ్ లో VR ను ప్రతిక్షేపిస్తారు మరియు మీ వోల్టేజ్ రెగ్యులేషన్ లెక్కించేటప్పుడు మీరు '3 ఫేజ్ లను ఉపయోగించవచ్చు మీరు దానిని ప్రతి ఫేజ్ కు మార్చవచ్చు మీరు 3 ద్వారా భాగిస్తే సమాధానం కూడా అలాగే ఉంటుంది ఇది 3ద్వారా కూడా విభజించబడుతుంది కాబట్టి ఇది మీ అదే సమాధానం అవుతుంది 100 కి మీకు 14 26 మాత్రమే వస్తుంది మీ అందరికీ ఈ లెక్కలన్నీ మీరు లెక్కించిన ఏదైనా లెక్కను కనుగొంటే మీరు చేసిన లోపం లేదా ఎక్కడైనా మీరు ఉపయోగించినప్పుడు మీరు నాకు మెయిల్ చేయాలి ఇప్పుడు విద్యుత్ నష్టం కరెంటు యొక్క వర్గానికి R మాగ్నిట్యూడ్ I2 కరెంట్ మాగ్నిట్యూడ్ I2 R కు సమానం నా ఉద్దేశ్యం దీని అర్థం 787 42 9 R 10 6 అంటే మీరు మెగావాట్ కు మార్చారు ఈ వాట్ ను 10 6 నుండి 10 6 వరకు విభజించాలి కాబట్టి మనం మెగావాట్ గా మార్చాము ఇక్కడ 5 58 మెగావాట్ లు గా మారుతుంది కాబట్టి ఒక ఫేజ్ కు ఎండ్ పవర్ ని పొందే PR దీనికి సమానం 300 MVA కాబట్టి ప్రతి ఫేజ్ కు 300 MVA 3 ఫేజ్ కాబట్టి 3 ద్వారా విభజించబడింది కాబట్టి ఒక ఫేజ్ కుcos φ 0 8 కు కాబట్టి 80 మెగావాట్ అదేవిధంగా PS ఫేజ్ సెండింగ్ ఎండ్ పవర్ ఫేజ్ స్వీకరించే శక్తి తో పాటు P నష్టానికి సమానం కాబట్టి 80 5 58 అంటే 85 58 మెగావాట్ కాబట్టి మీరు ఎఫిషియంట్ అని పిలిచేది ఈ వైపుకు రాదు ఇది భాగం బి ఎఫిషియన్సీ PRPSకు సమానం8085 58 కాబట్టి 93 48 ఇది అవుట్ పుట్ ఇది రిసీవింగ్ ఎండ్ పవర్ అంటే అవుట్ పుట్ మరియు ఎండ్ పవర్ పంపడం అంటే ఇన్ పుట్ కాబట్టి 8085 58100 కాబట్టి 93 48 ఈ ఎఫిషియన్సీ ఇప్పుడు భాగం బి నిజానికి 3 VR IR 300 ఈ 3 ఫేజ్ MVA కాబట్టి నా VR 220 KV IR 787 4 ఆంపియర్ కాబట్టి మీరు సమీకరణం 6 నుండి లెక్కించవచ్చు ఇది మీ పంపే ఎండ్ వోల్టేజ్ మాగ్నిట్యూడ్ ఇది VS VR ప్లస్ I సంబంధం మరియు మళ్లీ ఆ స్థితిమోడ్ లేదా మాగ్నిట్యూడ్ అర్థమయ్యే లా చెప్పలేదుIRcos RXsin R కాబట్టి అన్నింటికి ప్రతిక్షేపిస్తే ఇక్కడ మీ ప్రతి ఫేజ్ విలువ లు సరైనవి కాబట్టి మీ VR మాగ్నిట్యూడ్ ఇవ్వబడినందున I యొక్క మాగ్నిట్యూడ్ కిలో ఆంపియర్ ఇవ్వబడింది మనకు R తెలిసిన cosine X తెలిసిన తెలిసిన sin కాబట్టి మీకు ఇక్కడ ఇది రెండవ రౌండ్ ఇది మీ తరువాతది వాస్తవానికి ఇది మునుపటిది క్షమించండి కాబట్టి ఇది 3 VRIR 300 VR 220 KV కాబట్టి IR ఇది ఇప్పుడు అది లోడ్ 0 8 పవర్ ఫాక్టర్ కాబట్టి మునుపటి పేజీ ప్రధానంగా ఉంది ప్రధానంగా పవర్ ఫాక్టర్ లోడ్ సమీకరణం 6 గా వ్రాయవచ్చు కాబట్టి ఒక ప్రధాన పవర్ ఫాక్టర్ గా ఈ సంకేతం మైనస్ సరైనదని నేను మీకు చెప్పాను కాబట్టి అదే విధంగా ఉంటుంది కాబట్టి VS ఈ 127 ప్లస్ కి సమానం కాబట్టి మాగ్నిట్యూడ్ VS 120 2 KV ఇది మీ ఫేజ్ వోల్టేజ్ లైన్ నుండి న్యూట్రాల్ కి కాబట్టి VS లైన్ నుండి లైన్ 3120 2 KV కి సమానం అది 208 2 KV కాబట్టి వోల్టేజ్ రెగ్యులేషన్ అంటేపంపే ఎండ్ వోల్టేజ్ మైనస్ రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ ను 220 నుండి 100 వరకు పంపించడం కాబట్టి మైనస్ 55 36 అంటే లీడింగ్ పవర్ ఫాక్టర్ రెగ్యులేషన్ నెగటివ్ గా ఉంటుంది అంటే పంపే ఎండ్ వోల్టేజ్ కంటే ఎక్కువగా స్వీకరించే ఎండ్ వోల్టేజ్ను మీరు కనుగొనవచ్చు స్వీకరించే ఎండ్ నుండి మనం ఎంచుకున్న పవర్ ఫాక్టర్ మరియు ప్రతి ఫేజ్ కు నిజమైన విద్యుత్ నష్టం 787 42 9 10 6 కు సమానం అంటే 5 58 మెగా వాట్ ఇక్కడ ప్రతి ఫేజ్ కు స్వీకరించే ఎండ్ పవర్ PR 80 మెగావాట్లు అందువల్ల ప్రతి ఫేజ్ కు పంపే ఎండ్ పవర్ PS PR PLoss మీరు సులభంగా లెక్కించవచ్చు కాబట్టి PS దీనికి చాలా సమానం మరియు ఎఫిషియన్సీ PRPSకు సమానం అంటే 8085 58 కాబట్టి 93 47 సరైనది కాబట్టి దీనిని మీరు ఎఫిషియన్సీ అని పిలుస్తారు కాబట్టి లీడింగ్ పవర్ ఫాక్టర్ కోసం రెగ్యులేషన్ ఎల్లప్పుడూ అవసరం లేదని మీరు చూడవచ్చు కానీ ఈ సందర్భంలో రెగ్యులేషన్ అనేది నెగటివ్ కాబట్టి తరువాతి ఉదాహరణ 3 ఫేజ్ 150 కిలో మీటర్ల పొడవు 50 హెర్ట్జ్ ట్రాన్స్మిషన్ లైన్ యొక్క ఎఫిషియన్సీ మరియు రెగ్యులేషన్ ను డెరైవ్ చేసేటప్పుడు 20 మెగావాట్ పవర్ ఫాక్టర్ వద్ద 0 8 లాగ్గింగ్ మరియు 66 KV వద్ద బాలన్స్డ్ లోడ్ కి పంపిణీ చేస్తుంది లైన్ యొక్క రెసిస్టన్స్ కిలో మీటరుకు 0 57 వెలుపల నామినల్ పద్ధతి లో ఉపయోగిస్తే డయా స్పేస్డ్ ఈక్విలేటరల్ 2 మీటర్స్ గా ఉంటుంది అంటే ఇక్కడ మీరు ఇండక్టెన్స్ ని లెక్కించాలి ఆ సూత్రాలు కెపాసిటెన్స్ కు అవసరం కాబట్టి ఇది సరైన సమస్య కాబట్టి మీరు ఈ రికార్డింగ్ విషయాన్ని కొంచెం లోపం గణించడం లో లోపం ఉంటే తరగతి గదుల్లో ఉండే విద్యార్థులు లోపం ఉంటే సరైన ప్రతిదీ సరిదిద్దవచ్చు కాబట్టి మనము ప్రతిదీ సరిదిద్దుకోవచ్చు కానీ ఈ కేసు లో నేను ఎందుకు చెబుతున్నాను అంటే ఒకవేళ అక్కడ ఈ డయా లో ఏదైనా లోపం లేదా తప్పు ఉంది అంటే మీరు తెలియజేయండి ఎందుకు చెబుతున్నాను అంటే ఇది రికార్డు అయింది ఈ సందర్భంలో కాబట్టి అందుకే ఈ సమస్య ద్వారా R ని ప్రతిదాని కి సమానంగా మార్చవచ్చని ఈ సమస్య ఇవ్వబడింది కాబట్టి ఇది 11 25Ω అవుతుంది ఈ డేటా ఇచ్చినందున కండక్టర్ యొక్క డయామీటర్ 1 5 సెంటీమీటర్లు కాబట్టి రేడియస్ 0 75 సెంటీమీటర్కు సమానం కాబట్టి r 0 0075 మీటర్ దూరం 2 మీటర్స్ కి సమానంగా కాబట్టి ఈ సూత్రం ఇప్పటికే డెరైవ్ చేయబడింది ఇండక్టెన్స్ అధ్యాయం కోసం కాబట్టి మీ L210 7లో 150 కిలో మీటర్లు కాబట్టి 150 నుండి 1000 మీటర్ల నాచురల్ లాగ్ ln 2 అంటే మీరు పిలిచే సమానం ఇక్కడ ఇవ్వబడింది అంటే మీరు బయట డయా స్పేస్డ్ అని పిలుస్తారు కాబట్టి ఇది d 2 మీటర్ కాబట్టి మీరు దీనిని 0 0075 అని పిలుస్తారు కాబట్టి అది 0 1675 హెన్రీ వస్తోంది కాబట్టి మరియు ఈ ఒక X 2πf కి సమానం అప్పుడు మీరు L ను తెలుసుకోవడం చాలా అవసరం కాబట్టి 52 అదేవిధంగా ఇది 150 కిలో మీటర్ల లాంగ్ లైన్ కాబట్టి మీరు ఛార్జింగ్ కెపాసిటెన్స్ను పరిగణించాలి కాబట్టి నేరుగా మీ అధ్యాయానానికి కెపాసిటెన్స్కు వెళ్ళండి అది 20 కాబట్టి మీటరుకు 2 8 854 10 12 ఫారాడ్ ఇది నాచురల్ లాగ్ ln 20 0075 150 1000 ద్వారా విభజించబడింది ఇది గణించిన తర్వాత 1 49 మైక్రో ఫారాడ్ అవుతుంది మరియు మీ అడ్మిటెన్స్ Y ఛార్జింగ్ అడ్మిటెన్స్ Y jωC కు సమానం కాబట్టి Y అనేది 50 hertz కు సమానం కాబట్టి j2f 1 ఇది మైక్రో ఫారాడ్ కాబట్టి 10 6 ఇది మొ నేను ఇక్కడ Siemens రాయడం లేదు నేను మొ ను సరిగ్గా ఉంచాల్సిన ప్రతిచోటా రాస్తున్నాను కాబట్టి Y j 4 68 10 6 మొ కాబట్టి Y2j 23410 6 మొ ఇప్పుడు Z R j X R ఇది చాలా ఎక్కువ ఇది X కాబట్టి 53 90 Ω ఇప్పుడు 3VR ఈ లైన్ నుండి లైన్ నేను దానిని ఆకుపచ్చగా గుర్తించాను ఫిగర్ లో నేను దానిని తయారుచేసేటప్పుడు నేను దానిని కోల్పోయాను అందుకే 3VR లైన్ నుండి లైన్ cos φ P 20 1000 కాబట్టి 366IRమాగ్నిట్యూడ్ 20000 కు సమానం కాబట్టి దీని నుండి మనకు 0 8 పవర్ ఫాక్టర్ లాగ్గింగ్ లో ఉన్నIR 2 18 7 ఆంపియర్ గా లభిస్తుంది కాబట్టి స్వీకరించే ఎండ్ వోల్టేజ్ VR ప్రతి ఫేజ్ కు 663 38 104 KV గా ఉంటుంది ఇది స్వీకరించే ఎండ్ వోల్టేజ్ VR 15 వ సమీకరణం నుండి సమీకరణం 15 నుండి మీకు తెలుసు VS1ZY2VRZIR సరేనా కాబట్టి IR తెలిసిన కరెంట్ 218 860 ఆంపియర్ లాగ్గింగ్ లో ఉంది 2187 కిలో ఆంపియర్ కి మార్చబడింది మరియు ఈ కోణం కిలో ఆంపియర్ కాబట్టి VR దీనికి సమానం 38 104 కోణం 0 డిగ్రీ KV కాబట్టి Z మరియు Y రెండూ ఇక్కడ లెక్కించబడ్డాయి కాబట్టి ZY2 మీరు దీన్ని చేస్తారు ఎందుకంటే 1 ZY2 ZY2 మీరు లెక్కించినట్లయితే ఇది 0 0123 j0 కాబట్టి VS1 కి సమానం 1 ZY2 ఎందుకంటే ఇది మైనస్ 1 ZY2 గా వస్తుంది కాబట్టి ZY2 ఇంత వస్తుంది కాబట్టి 1 0 0123 j0 00264 ను మీ VR ద్వారా గుణించాలి ఇది 38 104 కోణం 0 డిగ్రీ తో పాటు IR కు Z గా ఉంటుంది కాబట్టి ఇది మీ Z మరియు ఇది మీ IR ద్వారా కిలో ఆంపియర్ అవుతుంది కాబట్టి ఈ తగ్గినది కూడా కిలో వోల్ట్ అవుతుంది కాబట్టి VS 47 540 కిలో వోల్ట్కు సమానం గా వస్తోంది ఇది మీ VS అందువల్ల లైన్ నుండి లైన్ ఉండే VS 3 47 15 కోణం 9 54 డిగ్రీ ల కు సమానం కాబట్టి ఇది 81 66 ఇది 8 0 కోణం 9 54 డిగ్రీ KV కాబట్టి సమీకరణం 9 ను ఉపయోగించడం ద్వారా ఆ సమయంలో మీ ఛార్జింగ్ కెపాసిటెన్స్ VS VRVR ను పరిగణించనప్పుడు కానీ అదే సమయంలో మనము ఆ సమీకరణం 9 ను పొందాము ఇక్కడ A 1 అనే షార్ట్ లైన్ కి కానీ ఇక్కడ అది లేదు కాబట్టి సమీకరణం 9 ను ఉపయోగించడం మోడ్లో VS అప్ మోడ్లో ఉంటుంది మోడ్ VR మైనస్ మోడ్ VR కాబట్టి ఒక మోడ్ A మీరు ఈ విషయాన్ని సులభంగా లెక్కించవచ్చు ఇది వాస్తవానికి A A 1 ZY2 కు సమానం కాబట్టి ఈ టర్మ్ వాస్తవానికి గణించండి మరియు దీని ద్వారా మీరు నిజంగానే ఈ బ్రాకెట్ పదం A ను కనుకుంటారు కాబట్టి మీరు గణించండి కాబట్టి దీని యొక్క మోడల్ మోడ్ 0 9877 మైనస్ 66 ను 66 ద్వారా విభజించింది కాబట్టి 25 26 అంటే ఇది వోల్టేజ్ రెగ్యులేషన్ ఇప్పుడు ప్రతి ఫేజ్ కు పవర్ లాస్ మాగ్నిట్యూడ్ I2R కు సమానం కాబట్టి అన్ని విలువలను ప్రతిక్షేపించి మెగావాట్ గా మార్చాలి కాబట్టి అందుకే 10 6 తో గుణించాలి కాబట్టి 0 538 మెగావాట్ కాబట్టి ప్రతి ఫేజ్ కు స్వీకరించే ఎండ్ పవర్ 203 మెగావాట్లు మరియు ప్రతి ఫేజ్ కు పంపే ఎండ్ పవర్ రిసీవింగ్ ఎండ్ పవర్ కు సమానం మరియు లాస్ 203 0 538 మెగావాట్లు కాబట్టి PS అనేది 7 20 ఎఫిషియన్సీ PRPS తో సమానం కాబట్టి 2037 20492 దీనిని మీరు ఎఫిషియన్సీ అని అంటారు తదుపరి 2 వ ఉదాహరణ ఏమిటంటే వోల్టేజ్ కరెంట్ మరియు పవర్ ఫాక్టర్ ని 3 ఫేజ్ యొక్క పంపే ఎండ్ లో నిర్ణయించడం మరొక రకమైన సమస్య 50 hertz ఓవర్హెడ్ ట్రాన్స్మిషన్ లైన్ 160 కిలో మీటర్ల పొడవు 0 8 పవర్ ఫాక్టర్ లాగ్గింగ్ వద్ద 100 MVA మరియు 132 KVని బాలన్స్డ్ లోడ్ కు పంపిణీ చేస్తుంది కిలో మీటరు కు రెసిస్టన్స్ 0 16Ω మరియు కిలో మీటరు కు ఇండక్టెన్స్ 1 2 మిల్లీ హెన్రీ మరియు కండక్టర్ కిలో మీటరుకు కెపాసిటెన్స్ 0 0082 మైక్రో ఫారాడ్ ఇవ్వబడుతుంది మీరు నామినల్ పద్ధతిని ఉపయోగించాలి ఎందుకంటే లైన్ యొక్క పొడవు 160 కిలో మీటర్లు కాబట్టి ఈ సందర్భంలో మీరు R ను లెక్కిస్తే అది 25 6Ω అవుతుంది మీరు X లెక్కించినట్లయితే అది 60 3Ω అవుతుంది ఇప్పుడు ఈ విషయం అంతా పునరావృతమవుతోంది ఎందుకంటే ఇప్పుడు అర్ధమవుతుంది మీరు దీన్ని లెక్కించడానికి Y మీ 0 0072 కు సమానం గా మైక్రో ఫారాడ్ ఇవ్వబడింది మరియు ఇది మీరు ఫ్రీక్వెన్సీపౌనఃపున్యం అని పిలిచే 50 హెర్ట్జ్ కాబట్టి లైన్ పొడవు 160 కిలో మీటర్ కాబట్టి మీకు j4 12 10 4 మొ లభిస్తుంది నేను Siemens ను ఉపయోగించడం లేదు మొ ను ఉపయోగిస్తున్నాను మరియు Z R j X కాబట్టి ఇది లైన్ కోణం యొక్క మీ ఇంపెడెన్స్ 67 డిగ్రీలు ఇప్పుడు ఫేజ్ వోల్టేజ్ స్వీకరించే ఎండ్ లో VR 1323 21 కోణం 0 డిగ్రీలు KV ఎందుకంటే ఇది సరైనది ఎండ్ కరెంట్ IR ను స్వీకరించడం సమానం ప్రాథమికం గా ఇది మీరు MVA ని ఉంచడం అని పిలుస్తారు కాబట్టి ఈ వైపు మీరు పిలుస్తున్నది కూడా ఇది IR 3 ఇది మీ 100 MVA గా ఇవ్వబడింది కాబట్టి ఇది మీ వోల్ట్ ఆంపియర్ను తయారు చేస్తోంది మరియు ఇది 132 103 కాబట్టి కిలో వోల్ట్గా తయారవుతుంది కాబట్టి IR ఇది 3 132103 ను రాబోయే 437 38 ఆంపియర్ సరైన ఇతర మార్గంలో కూడా మీరు ఏ సమస్యను సరిగ్గా లెక్కించలేరు కాబట్టి లోడ్ లాగ్గింగ్ పవర్ ఫాక్టర్ ను కలిగి ఉంది ఇది R 36 87 డిగ్రీ ఎందుకంటే ఇది 0 మీ కరెంటు IR 437 38 కోణం మైనస్ 36 87 డిగ్రీ ల ఆంపియర్ కు సమానం కాబట్టి మీరు లెక్కించవలసినది మీ A B C D పారామీటర్స్ అని మీరు పిలుస్తారు కాబట్టి మొదట మీకు A 1 ZY2 ఉంది మొదట మీరుZY2 ను లెక్కించండి ఈ విలువను ఉంచండి మీరు ఈ విలువను సరిగ్గా పొందుతారు అప్పుడు సమీకరణం 15 నుండి VS 1ZY2VRZ IR ఇవన్నీ ప్రతిక్షేపిస్తే ఈ కరెంట్ వాస్తవానికి వోల్ట్ 1000 ద్వారా విభజించబడింది అంటే ఇది కిలో వోల్ట్ గా చేయబడింది కాబట్టి మరియు ఇది కిలో వోల్ట్ లో ఉన్నందున 76 21 కోణం 0 కిలో వోల్ట్ కాబట్టి ఇది వోల్ట్ ఎందుకంటే ఇది ఆంపియర్లో ఉంది మరియు ఇది 1000 ద్వారా విభజించబడింది కాబట్టి VS 101 07 కోణం 8 18 డిగ్రీకి సమానం క్షమించండి 0 18 డిగ్రీ కిలో వోల్ట్ కాబట్టి ఎండ్ లైన్ వోల్టేజ్ పంపడం ద్వారా దీనిని 3 గుణించి 170 05 మరియు ఇది కోణం ఇది వాస్తవానికి ఇది నా వ్రాసే పొరపాటు ఇక్కడ వాస్తవానికి 8 18 డిగ్రీ సరైనది మరియు సమీకరణం 17 నుండి మీరు లెక్కించండి IS C VRDIR వీటన్నింటిని మీరు ఇలా పిలుస్తారు కాబట్టి నేను నేరుగా సరిగ్గా లెక్కించాను కాబట్టి మీరు అన్నింటినీ గణించినట్లయితే ఇది ఈ విలువగా మారుతుంది ఇది 4 094 10 4 1ZY2 ఇలా అవుతుంది అప్పుడు మీరు ఆ విలువ లో ప్రతిక్షేపిస్తే మీరు 1000 ద్వారా విభజించిన ఈ ఒక్కదాన్ని మాత్రమే ప్రతిక్షేపిస్తారు ఇది కిలో ఆంపియర్ కాబట్టి ఈ వోల్టేజ్ వాస్తవానికి కిలో వోల్ట్ అయినందున 1000 చే విభజించబడింది కాబట్టి మీకు 414∟ 33 06 ఆంపియర్స్ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇది మీ రిఫరెన్స్ లైన్ ఈ వోల్టేజ్ పంపే ఎండ్ వోల్టేజ్ దాని కోణం 8 18 డిగ్రీ మరియు ఈ కరెంటువిద్యుత్ మైనస్ 33 06 కాబట్టి ఇది మీ 33 కాబట్టి మీ పంపే ఎండ్ యొక్క పవర్ ఫాక్టర్ ని మీరు కనుగొనాలి కాబట్టి పంపించే ఎండ్ వోల్టేజ్ మరియు పంపించే ఎండ్ కరెంట్ మధ్య కోణం 8 18 33 కాబట్టి అందుకే నేను 8 06 వ్రాస్తున్నాను కాబట్టి పంపించే ఎండ్ పవర్ ఫాక్టర్ కోణం 41 24 డిగ్రీ మీరు దీన్ని ఇలా చేసి డ్రా చేస్తే తప్పేమీ ఉండదు కాబట్టి పంపించే ఎండ్ పవర్ ఫాక్టర్ cosine 41 24 డిగ్రీలు అది 0 752